ఇప్పుడు మనం తక్షణ డేటాబేస్ సవరణ అనే మరొక డేటాబేస్ సవరణ పథకాన్ని నేర్చుకుందాం ఇది మనం ముందు నేర్చుకున్న డిఫర్డ్ డేటాబేస్ మాడిఫికేషన్కి విరుద్ధంగా ఉంటుంది ఇంతకుముందు వ్రాసే అన్నీ కూడా కమిటెడ్ ఆపరేషన్స్ కాబట్టి ఇది అన్ కమిటెడ్ వ్రాసే ఆపరేషన్స్ అనుమతిస్తుంది కాబట్టి ట్రాన్సాక్షన్ కమిటెడ్ జరగక పోయినా దాని యొక్క వ్రాత డేటాబేస్ కు వెళ్తుంది వ్రాత రికార్డు పాత విలువ మరియు క్రొత్త విలువ రెండింటినీ చదువుతుంది ఇక్కడ రెండూ అవసరం లేకపోతే తప్పు అవుతుంది అసలు పని జరగడానికి ముందే లాగ్ వ్రాయబడిందని ఇప్పుడు మరోసారి గుర్తుంచుకోండి వాస్తవ ఆపరేషన్కు ముందు లాగ్ వ్రాయబడింది ఇది చాలా ముఖ్యం మరియు ఇది ఎందుకు ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకుందాము మొదట లాగ్ వ్రాయబడుతుంది ఆపై అవసరమైతే డేటాబేస్ పై వ్రాత ఆపరేషన్ చేయబడుతుంది అలాగే ట్రాన్సాక్షన్ క్రాష్ అయినప్పుడు మళ్ళీ లాగ్ శోధించబడుతుంది దీని కోసం అన్ని రికార్డులలో ఉన్న కమిటెడ్ కమిట్ T ట్రాన్సాక్షన్స్ శోధించ బడతాయి ఇక్కడ రెండు రకాల చర్యలు జరిగే అవకాశం ఉంది కమిట్ T రికార్డు వెతికి అది దొరకకపోతే ఒకవేళ T అను ట్రాన్సాక్షన్ ఒక చోట మొదలయ్యి కానీ అది ఇది కమిటెడ్ కాలేదు T ట్రాన్సాక్షన్ మొదలయ్యి మధ్యలో ఎన్నో రాత ఆపరేషన్లు జరిగి అవి డేటాబేస్ కి వెళ్లి ఉండవచ్చు కానీ ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి కమిటెడ్ కాలేదు ఇందులో కొన్ని లోపాలు ఉండవచ్చు కాబట్టి మనం తప్పనిసరిగా ఈట్రాన్సాక్షన్ ని రద్దు చేయాలి ఎందుకంటే ఇది ఒక విఫలమైనఫెయిల్ ట్రాన్సాక్షన్ కానీ ఇది ఇప్పటికే ఆ ట్రాన్సాక్షన్ సరైనదని భావించి డేటాబేస్ లో కొన్ని విలువలను వ్రాసి ఉండవచ్చు ఇప్పుడు అది సరైనది కాదు కాబట్టి దాన్ని రద్దు చేయాలి బ్యాంకింగ్ ఉదాహరణలో A నుండి డబ్బు డెబిట్ చేసినట్లుగా వైఫల్య ట్రాన్సాక్షన్ ఉండవచ్చు కానీ B కి జమ చేయబడటానికి ముందే ఇది విఫలమైంది అంటే కమిట్ T జరగలేదు కాబట్టి A ఖాతా నుండి ఆ డెబిట్ ఆపరేషన్ రద్దు చేయబడాలి అంటే A యొక్క మునుపటి విలువకు పునరుద్ధరించబడాలి ఇప్పుడు చర్యను రద్దు చేయడానికి మీరు పాత లాగ్ లో ఉన్న పాత విలువను తీసుకోవాలి మరోవైపు కమిట్ T రికార్డ్ కనుగొనబడితే అప్పుడు ఏమి జరగవచ్చు అంటే దానిలోని అన్ని రికార్డులు అన్ని వ్రాతలు వాస్తవానికి డేటాబేస్ జరిగి ఉండకపోవచ్చు అవన్నీ వాస్తవానికి డేటాబేస్ వెళ్ళకపోవచ్చు కాబట్టి దీన్ని పునరావృతం చేయాలి అన్ని ట్రాన్సాక్షన్స్ పునరుద్ధరించాలి ఇంతకు ముందు చెప్పినట్లు ట్రాన్సాక్షన్ అనేది కమిట్ చేయబడింది అనగా విజయవంతంగా అన్ని ఆపరేషన్ లు పూర్తి చేయబడింది కానీ ఈ ఆపరేషన్లన్నీ డేటాబేస్ కు వెళ్ళకపోవచ్చు డేటాబేస్ విలువలు నవీకరించబడకపోవచ్చు నవీకరించబడింది అని హామీ లేదు ఇది కేవలం లాగ్ లోకి వ్రాయబడి కమిట్ T చేయబడింది అందుకే దీన్ని పునరావృతం చేయాలి అన్ని ఆపరేషన్స్ డేటాబేస్లో జరిగినట్లయితే ట్రాన్సాక్షన్ విజయవంతంగా పూర్తి అయిందని నిర్ధారించవచ్చు అందుకే అన్డు మరియు రీడు అవసరము ఇందువలన దీనిని కొన్నిసార్లు అన్డురీడు రికవరీ స్కీంఅంటారు ఎందుకంటే అన్డు మరియు రీడు రెండూ కూడా అవసరం ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్డు మరియు రీడు రెండూ ఐడింపొటెంట్ ఆపరేషన్స్ ఎందుకంటే బహుళ క్రాష్లు ఉండవచ్చు అన్డు మరియు రీడు చేయడం మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం ఉండవచ్చు ఇది ఒక ఐడింపొటెంట్ ఆపరేషన్ ముఖ్యమైనది ఏమిటంటే అన్డు మరియు రీడు ఎలా జరుగుతాయి ఏ విధమైన క్రమంలో ఇవి జరుగుతాయి ఈ విధంగా జరుగుతాయి లాగు ను రివర్స్ చేయడానికి అన్డు అనేది తప్పనిసరిగా జరగాలి రీడు అనేది లాగ్ యొక్క ఫార్వర్డ్ క్రమంలో చేయాలి అన్డు అనేది లాగ్ రికార్డుల రివర్స్ క్రమంలో ఉంటుంది ఇది స్పష్టమైనది మరియు అర్థం చేసుకోవడం సులభం అయితే రీడు అనేది లాగ్ రికార్డుల ఫార్వర్డ్ క్రమంలో జరగాలి ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ట్రాన్సాక్షన్లు ఉన్నాయని అనుకుందాం ఒక ట్రాన్సాక్షన్ని అన్డు చేయవలసి ఉంది మరియు ఇంకోదాన్ని రీడు చేయవలసి ఉంది అప్పుడు ఏది ముందు చేయాలి అన్డు మొదట చేసి తరువాత రీడు చేయాలా లేదా రీడు మొదట చేసి తరువాత అన్డు చేయాలా జవాబు ఏంటంటే రీడు చేయడానికి ముందే అన్డు చేయాలి కాబట్టి మొదట విఫలమైన ట్రాన్సాక్షన్ చేసిన ప్రతి దానిని అన్డు చేయబడాలి మరియు తరువాత సరిగ్గా పూర్తయిన ట్రాన్సాక్షన్ ని మళ్లీ చేయబడుతుంది ఇది సులభంగా అర్థం కావాలి అంటే ఒక నిర్దిష్ట డేటాపరిమాణం x ను పరిశీలిద్దాం x పై T0 అను ట్రాన్సాక్షన్ విఫలమైంది మరియు x పై T1 అను ట్రాన్సాక్షన్ సఫలమైంది డేటాబేస్ లో సరైన x విలువ ప్రతిబింబించాలి అంటే T1 యొక్క x విలువను తీసుకోవాలి T1 ని రీడు చేశాక T0 ని అన్డు చేస్తే T1 యొక్క సరైన x విలువను T0 రోల్ బ్యాక్ చేస్తుంది కాబట్టి T1 వ్రాసినట్లుగా అది సరైన విషయం కాదు ముందు T0 ని అన్డు చేసి తరువాత T1 ని రీడు చేయాలి T1 అను ట్రాన్సాక్షన్ సఫలమైన కారణంగా T1 పూర్తి అయిన తరువాతి x విలువ డేటాబేస్ లో ప్రతిబింబించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం రీడు చేయడానికి ముందు అన్డు చేయాలి కాబట్టి అన్డు చేసి ఆపై రీడు చేయండి ఇప్పుడు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం ఇంతకు మునుపు చూసిన ఉదాహరణ ఇప్పుడు చూద్దాము start T0 నుంచి మొదలు పెడదాముకానీ ఇక్కడ ముఖ్యమైన తేడా ఏమిటంటే పాత విలువలు కూడా నమోదు చేయబడతాయి 3 అనేది పాత విలువ ఇంతకుముందు మనకు పాతవి అవసరం లేదు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే అబర్ట్ అనే స్టేట్మెంట్ ఇక్కడ అవసరము ఎందుకంటే ట్రాన్సాక్షన్ అనేది విఫలమయ్యింది అప్పుడు అబర్ట్ స్టేట్మెంట్ వ్రాస్తాము ఇక్కడ రెండు లావాదేవీలు T0 మరియు T1 తీసుకున్నాము ప్రారంభంT0 T0 ప్రారంభమైంది వ్రాత T0 A 3 9 T0 A యొక్క విలువను 3 నుండి 9 మార్చింది కమిట్ T0 T1 కమిట్ చేయబడింది ప్రారంభంT1 T1 ప్రారంభమైంది వ్రాత T1 B 2 5 T1 B యొక్క విలువను 2 నుండి 5 కి మార్చింది వ్రాత T1 A 9 7 T1 A యొక్క విలువను 9 నుండి 7 కి మార్చింది కమిట్ T1 T1 కమిట్ చేయబడింది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వ్రాత T0 A 3 9 తరువాత క్రాష్ జరిగిందని అనుకుందాం ఇప్పుడు ఇది లాగ్ లో శోధించబడుతోంది అప్పుడు కనుగొనబడినది ఏమిటంటే లావాదేవీ T0 ప్రారంభమైంది కానీ అది ఉంది కమిట్ చేయబడలేదు కాబట్టి T0 ని అన్డు చేయాలి T0 ప్రారంభమైంది కానీ ఎటువంటి కమిట్ చెయ్యలేదు T0 ఇప్పటికే A యొక్క విలువను 3 నుండి 9 మార్చింది ఇది తప్పు ఎందుకంటే T0 అనేది తప్పు కాబట్టి దాని విలువను 3 కి రోల్ బ్యాక్ చేయాలి T0 రద్దు చేయబడింది కాబట్టి విలువ ఇప్పుడు 3 కి తిరిగి సెట్ చేయబడింది ఇప్పుడు వ్రాత T1 B 2 5 తరువాత క్రాష్ అయ్యిందని అనుకుందాం కానీ ఇది B స్టేట్మెంట్ తరువాత మాత్రమే జరుగుతుంది లాగ్ శోధించబడుతోంది కనుగొనబడినది ఏమిటంటే T1 ట్రాన్సాక్షన్ ప్రారంభమైంది కానీ అది పూర్తి కాలేదు కాబట్టి T1 ని అన్డు చేయాలి T0 ప్రారంభమైంది పూర్తయింది కాబట్టి దీన్ని రీడు చేయాలి T1 ని అన్డు చేశాక T0 ని రీడు చేయాలి T1 ని అన్డు చేశాక B విలువ 2 కి పునరుద్ధరించబడిందిT0 ని రీడు చేశాక A విలువ 9 కి పునరుద్ధరించబడిందిఎందుకంటే ఇది సరైన కొత్త విలువ కనుక దీనిని మరల చేయాలి చివరకు కమిట్ commit T1 స్టేట్మెంట్ తర్వాత క్రాష్ వచ్చింది అనుకుందాం మరలా లాగ్ శోధించి T0 మరియు T1 కమిట్ అయినా క్రమంలోనే పునరావృతం చేయబడాలిరీడు ఆపరేషన్ అనేది కమిట్ జరిగిన ఈ క్రమంలోనే జరగవలెను అంటే T0 రీడు మరియు T1 రీడు క్రమంలో చేయకపోతే A విలువ తప్పుగా అవుతుంది B యొక్క కొత్త విలువ 5 A యొక్క కొత్త విలువ 7 గా వ్రాయబడతాయి ఇది క్రమంలో చేయకపోతే A తప్పు గా అవుతుంది ఇక్కడ డిఫర్డ్ డేటాబేస్ మాడిఫికేషన్ పథకం మరియు తక్షణ డేటాబేస్ సవరణ అనేవి రెండు రికవరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అ ఉన్నాయి డిఫర్డ్ అర్ధాన్ని సంగ్రహంగా చెప్పాలంటే వ్రాసే వరకు అది వాయిదా వేయబడుతుంది మరియు తక్షణ అర్ధం లాగ్పై వ్రాసిన తర్వాత వ్రాతలు వెంటనే వ్రాయవచ్చు కాని లాగ్ రికార్డ్ మొదట వ్రాయబడాలి